కాబట్టి ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని ఎలా డిస్క్రెటైజ్ చేయాలో చూద్దాం అలా డిస్క్రెటైజ్ చేశాక పరిష్కారం కనుక్కోవాలి కాబట్టి డిస్క్రెటైజేషన్ కోసం మనం చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే మనం దానిని ఎలిమెంట్స్గా విభజించడం కనుక ఇది ఎలిమెంట్స్గా విభజించబడుతోంది మనం దాని కోసం ఉపయోగించిన పాత పదం సెగ్మెంట్స్ సరే కానీ మనం వాటిని ఇప్పుడు ఎలిమెంట్స్ అని పిలుస్తున్నాము 1 డిలో మనం వాటిని సెగ్మెంట్స్ అంటాము 2 డిలో దానిని మనం ఏమని పిలుస్తాము మనం వాటిని ఎలిమెంట్స్ అని కూడా పిలుస్తాము కానీ డొమైన్ను చిన్న చిన్న త్రిభుజాలు లేదా చతురస్రాలుగా విభజించే చర్యను టెస్సేలేషన్ అంటారు కనుక ఇది మీరు వినే మరొక పదం కాబట్టి విడిపోవడం అనేది ఒక విధమైన వ్యావహారిక పదం మీరు సాహిత్యంలో చూసే మరింత సాంకేతిక పదం డొమైన్ యొక్క టెస్సేలేషన్ సరే కనుక 1D లో మనకు ఏమి చేయాలో ఇప్పటికే తెలుసా దీన్ని భాగాలుగా విభజించండి మరియు రెండవ భాగం ఏమిటంటే మనం ఇప్పుడు బేసిస్ ఫంక్షన్స్ లేదా షేప్ ఫంక్షన్లను ఈ సందర్భంలో పరిచయం చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న సెగ్మెంట్ని తీసుకుంటే బేసిస్ ఫంక్షన్ల పరంగా ఏమి చేయాలో మనకు ఇప్పటికే తెలుసు కనుక ఇది కొంత ఎలిమెంట్ ఇ ఇక్కడ ఉన్నవి ఈ ఎలిమెంట్ యొక్క రెండు నోడ్లు సరే సర్వన్వయ తెలియనివి మరియు అని భావించుకుందాం మరియు మనం ఇక్కడ పెట్టే స్థానిక పేరు ఏమిటి కనుక ఇది ఆవుతుంది ఇందులో కేవలం e ఉంది మరియు ఇక్కడ ఉన్నది అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది మళ్లీ ఎడమకు సూచిస్తుంది ఇక్కడ కుడి వైపు సూచిస్తుంది కనుక నేను దీన్ని మళ్లీ వ్రాస్తున్నాను తద్వారా మీరు మా వద్ద ఉన్న ఈ కన్వెంషన్కి అలవాటు పడతారు మరియు ఇది గ్లోబల్ సరే కాబట్టి దీనితో కలిపి మనం ఇప్పటికే చర్చించిన బేసిస్ ఫంక్షన్లు యొక్క విలువ వద్ద 1 మరియు వద్ద 0 అవుతుంది కాబట్టి దీని రూపం ఏమిటి కనుక మనం ఇప్పటికే దీనిని చూశాము మరియు అదే విధంగా దీన్ని కలిపి నేను ఫంక్షన్ని ఇక్కడ వ్రాస్తాను ఈ U యొక్క xని నేను ఏమని వ్రాయాలి విద్యార్ధి an1 అవును మీరు దీనిని an1గా పిలవచ్చు కానీ మనం ఇక్కడ కొత్త వేరియబుల్స్ నిర్వచించాము కాబట్టి నేను దీన్ని గా వ్రాయగలను కానీ ఇప్పుడు ఎడమవైపున చూడండి ఎడమ వైపు కొంచెం శ్రద్ధ వహించండి దేనిపై ఉపయోగించాలి మొత్తం డొమైన్ కనుక ఈ మొత్తం డొమైన్ను ఇక్కడ నుండి ఇక్కడకు చెప్పుకుందాం e సెగ్మెంట్లో కుడి వైపున ఉన్న పదం సున్నా కాదు కాబట్టి నేను U కోసం సాధారణ వ్యక్తీకరణను ఎలా వ్రాయగలను విద్యార్థి దీనిని పల్స్తో గుణించాలి దీని పల్స్తో గుణించాలా మనం పల్స్తో గుణించాల్సిన అవసరం లేదు ఎందుకంటే లోపల ఇప్పటికే పల్స్ భావన ఉంది ఎందుకంటే నేను నిర్వచనం ప్రకారం దాన్ని బయట 0 చేసాను కాబట్టి వారు ఇప్పటికే లోపల పల్స్ కలిగి ఉన్నారు ఇప్పుడు మీరు నాకు U ఫంక్షన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ నేను x విలువను ఉంచాను మరియు అది సరైన సెగ్మెంట్కి వెళ్లి దానిని 2 షేప్ ఫంక్షన్ల సరళ కలయికగా నిర్మిస్తుంది కాబట్టి ఇక్కడ ఏమి చేయాల్సి ఉంది విద్యార్థి సమ్మేషన్ సమ్మేషన్ సరైన సమాధానం విద్యార్థి నోడ్స్ నేను మొత్తం ఎలిమెంట్లను సంక్షిప్తం చేయాలి నోడ్స్ వద్ద కాదు

కనుక ఈ సమ్మేషన్లోని ప్రతి పదం కేవలం ఒక సొంత ఎలిమెంట్ వద్ద మాత్రమే సున్నా కాదుఇతర ఎలిమెంట్లోకి ప్రవహించదు అది పల్స్ బేసిస్ ఫంక్షన్ లాగా ఉంటుంది కాబట్టి స్వయంచాలకంగా మీరు నాకు ఈ నిబంధనలలో కావాలంటే నాకు ఏదైనా x ఇవ్వండి ఈ మొత్తం టర్మ్స్లో కేవలం ఆసక్తి ఉన్న సెగ్మెంట్లో ఒక వ్యక్తీకరణ మాత్రమే సున్నా కాదు మరియు అది నాకు కావలసిన పదం దీన్ని వ్రాయడానికి మరింత సంక్షిప్త మార్గం ఉంది కాబట్టి మీరు ఏమి చేయగలరు అంటే మీరు ఈ సమ్మేషన్ e ను 1 నుండి Neకి సమానంగా ఉంచి ఇంకా దేనిపై సంక్షిప్తం చేయాలి మీరు ఇంకా ఏమి సంగ్రహించవచ్చు అని అనుకుంటున్నారు లోపల నోడ్స్ నేను i 1 నుండి 2కి సమానం అని వ్రాయగలను కాబట్టి ఇది ఏమి అవుతుంది U i e N i e మరింత సంక్షిప్తమైనది మీకు తెలిసిన మొదటి ఆర్డర్ బేసిస్ ఫంక్షన్ వంటి కొన్ని సాధారణ విషయం కోసం మనం దీన్ని చేస్తున్నప్పుడు అది సరైనది కాదు కానీ నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మనం అధిక ఆర్డర్ షేప్ ఫంక్షన్లను కలిగి ఉండవచ్చు ఇక్కడ ఒక విభాగానికి 2 నోడ్లు 3 నోడ్లు 4 నోడ్లు ఏవి సరైనవో చెప్పుకుందాం అధిక ఆర్డర్ బహుపదిని పేర్కొనడానికి అనేక నోడ్లు అవసరం ఆపై దీన్ని వ్రాయండి ఇక్కడ మొదటి వ్యక్తీకరణ మరింత కష్టంగా అవుతుంది సమ్మేషన్ ప్రతి ఎలిమెంట్పై ఉంది ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ లోపల ఈ సంఖ్య 2 నేను ఇక్కడ కలిగి ఉన్నాను ఇది బేసిస్ ఫంక్షన్లో నేను ఎంత ఖచ్చితత్వాన్ని కోరుకుంటున్నాను అనేదానిపై ఆధారపడి మారవచ్చు కానీ ఇది మీకు మరింత కాంపాక్ట్నెస్ని అందించడానికి ఆచరణ లేదా కోడింగ్ సమస్య ఉండి చాలా స్పష్టంగా లేకుంటే మీరు దానిని ప్రస్తుతానికి వదిలివేయవచ్చు కాబట్టి ఇది చాలా చక్కనిది ఈ వ్యక్తీకరణ మీరు చూడగలిగినట్లుగా నేను ఇక్కడ మరొక విభాగాన్ని కలిగి ఉన్నాను ఇది స్వయంచాలకంగా ప్రతిదీ చూసుకుంటుంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని చేసాము తరువాత ఏమి చేయాలో చూద్దాం ఇప్పుడు మనం ఈ వ్యక్తిని తీసుకొని బలహీనమైన రూపంలోకి మార్చాలి ఈ సమీకరణంలో ఇక్కడ మునుపటి సమీకరణం U సాధారణ ఈ U సరైనది ఇప్పుడు నేను ఏమి చేయబోతున్నాను ఇప్పుడు నేను U యొక్క ఈ రూపాన్ని పొందాను నేను ఈ సమీకరణంలోకి ప్రత్యామ్నాయం చేస్తాను కాబట్టి మనం అలా చేద్దాం కాబట్టి సమీకరణాల వ్యవస్థను రూపొందించడానికి నేను ఏమి వ్రాయగలను మొదటగా కనుక ఇది మన U Wx విలువ ఏమిటి Wm ని నేను ఏ విధంగా తీసుకోవాలి ఇది గాలెర్కిన్ యొక్క పద్ధతి కాబట్టి షేప్ ఫంక్షన్ మరియు టెస్టింగ్ ఫంక్షన్ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి నేను దేనిని ఎంచుకోవాలి టెస్టింగ్ ఫంక్షన్ పూర్తిగా తెలిసినదేనా లేదా దానిలో కొన్ని తెలియనివి ఉన్నాయా అని గుర్తుతెచ్చుకోండి మీరు ఈ సమీకరణానికి తిరిగి వెళితే మీకు తెలియనివి ఎక్కడికి వెళ్తున్నాయి ఏ నిబంధనలు తెలియని వాటిని కలిగి ఉంటాయి ఈ సమీకరణంలో తెలియనిది ఏమిటి ఇది W p U q f ఏది తెలియనిది U తెలియదు అదే మనం కనుగొనాలనుకుంటున్నాము మిగతావన్నీ తెలిసినవి కాబట్టి కూడా మనకు తెలుసు నేను దానిని ఎంచుకోబోతున్నాను నేను గెలెర్కిన్ పద్ధతి అయిన ప్రతి బేసిస్ ఫంక్షన్లకు సమానంగా ఉండాలని ఎంచుకున్నాను కనుక మనం ఇప్పుడు దీని గురించి తిరిగి చూద్దాం నేను ని ఎంచుకోవాలి కాబట్టి మీరు Uని పరిశీలిస్తే ఏది తెలియనిది Uలో తెలియని భాగం ఏమిటో మీరు చూడవచ్చు ఈ టర్మ్ కదా ఇది మనకు తెలియదు ఇది మనకు పూర్తిగా తెలుసు ఎందుకంటే ఇది ఇతర నోడ్ స్థానాన్ని పేర్కొనడానికి నేను ఉపయోగిస్తాను కనుక తెలిసినది నేను డొమైన్ను తెలిసిన నోడ్ స్థానాలుగా విభజించాను కాబట్టి ఏమై ఉండాలి ఇపుడు ప్రశ్న లో ఉందా కాబట్టి ఈ సమీకరణానికి తిరిగి వెళ్దాం కాబట్టి మీరు ఇక్కడ మీ తెలియని దాన్ని ప్రత్యామ్నాయం చేస్తున్నారు ఇందులో ఇది Uకి ప్రత్యామ్నాయంగా ఉంది కాబట్టి ఇక్కడ తెలియనిది ఉంది అది ఇక్కడ కనిపిస్తుంది మరియు ఇక్కడ మేము W తెలిసి ఉండాలని చెప్పాము ఏదో తెలియని దానితో పరీక్షించడంలో ప్రయోజనం లేదు కాబట్టివిలువ ఏమిటి మీరు అడుగుతున్నట్లుగా దాని లోపల ఉన్నట్లయితే ఈ సమీకరణంలో ఏమవుతుంది ఇది రెండవ ఆర్డర్ అవుతుంది నేను స్క్వేర్డ్ను పొందుతాను మరియు ఆ రకమైన విషయాలు మీకు తెలుసు కానీ దీన్ని చేయడం వల్ల ఏమీ సాధించబడలేదు కాబట్టి అప్పుడు ఏమి మిగిలి ఉంది మనం Wmలో మరియు కలిపి తీసుకోలేము ఇదేనా మీరు చెప్పేది కాబట్టి మనం ఒక్కొక్కటిగా చూద్దాం కనుక లో ఉండకూడదని మీరు అంగీకరిస్తారా ఎందుకంటే ఇది 2 తెలియని వాటి గుణకారలబ్ధము అవుతుంది కాబట్టి అక్కడ ఉండకూడదు అప్పుడు ఏమి మిగిలి ఉంది తెలియని ఫంక్షన్ కాబట్టి నేను దీన్ని గా ఎంచుకోవచ్చా దీనితో ఏదైనా సంభావిత సమస్య ఉందా మీరు ఈ సమీకరణానికి తిరిగి వెళితే నేను ఈ ని గా ఎంచుకుంటే ఏదైనా సమస్య ఉందా ఈ సమీకరణంలో తెలియని వివిధ ప్రదేశాలలో కనిపిస్తాయి మరియు మిగతావన్నీ ఇంటిగ్రేషన్ ద్వారా చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఈ ఎంపికలో ఒక ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు గాలెర్కిన్ పద్ధతిలో షేప్ బేసిస్ ఫంక్షన్స్ మరియు టెస్టింగ్ ఫంక్షన్స్ ఒకే విధంగా ఉంటాయి కానీ మనకు ఇంకా కొంచెం స్వేచ్ఛ ఉంది ఎంచుకుంటామా లేదా 'ల యొక్క సరళ కలయికలను ఎంచుకుంటామా కాబట్టి నేను నిర్దిష్ట 1 D సమస్యను తీసుకున్నప్పుడు ఏది చేయాలో మీరు చూస్తారు రెండు సరైనవే కనుక ప్రశ్న ఏమిటంటే దీన్ని బలహీనమైన రూపంలోకి ప్రత్యామ్నాయంగా e ఇంటు ఇంటు i టైమ్లోకి మార్చవలసి ఉంటుంది మీరు చెప్పేది ఏమైనా ఉందా అవును సరే కాబట్టి మనం దానిని ఇప్పుడు వ్రాద్దాం కాబట్టి మనం దీనిని మళ్ళీ వ్రాద్దాం మన వద్ద ఉన్న బలహీన రూపం లోని సమీకరణాన్ని వ్రాద్దాం ఇప్పుడు నేను Uని ఈ బలహీన రూపంలో ప్రత్యామ్నాయం చేస్తాను కనుక e 1 నుండి Ne ఇది మొదటి టర్మ్ తరువాతి టర్మ్ i 1 నుండి 2 U i e అనేది స్థిరాంకం కనుక సమగ్రతల నుండి బయటికి తీయవచ్చు మీరు దీనిని ఒప్పుకుంటారా U i e నేను కనుక్కోవలసిన సంఖ్య కనుక ఇది అన్నీ సమగ్రతల నుండి బయటికి వస్తుంది మిగిలినది ఎలిమెంట్ పైన ఏకీకరణ దీనిని మనం ఎలిమెంట్ పైన ఏకీకరణగా పిలుద్దాం ఇందులో మొదటి టర్మ్ p x d W m x by d xd N i e by d x ఇది మన బలహీన సమీకరణం యొక్క మొదటి టర్మ్ మరియు రెండవ టర్మ్ ఏమిటి q x అలాగే ఉంటుంది ఆ తరువాత నాకు W m x ఉంది మరియు N i e x ఉంది ఇంకా నాకు W m x f of x కూడా ఉంది ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేయబడింది ఇంకా మిగిలింది బౌండరీ కండిషన్స్ కనుక P x W m x d U by d x మరియు ఈ సెగ్మెంట్ యొక్క ఎండ్ పాయింట్స్ ఏమిటి x x 1 e నుండి x 2 e ఈ మొత్తం సమీకరణం సున్నాకి సమానం ఇది మన బలహీన సమీకరణం కాబట్టి నేను చేసినది ఏమిటంటే U ప్రత్యామ్నాయం చేశాను మరియు నేను wని wగా ఉంచాను కనుక ఇది ఒక సమీకరణం మరియు ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ కనిపిస్తాయి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ మొత్తం సెగ్మెంట్లో చాలా మంది U i e లు ఉన్నాయి వివిధ ఇవ్వన్ని ఉన్నాయి అయితే ఇవన్నీ ఈ సమీకరణంలో కనిపిస్తాయా అవన్నీ ఈ సమీకరణంలో కనిపిస్తాయి కాబట్టి నేను వ్రాసినవి గ్లోబల్ నంబర్లు మరియు ఈ విషయాలు ఇక్కడ స్థానిక సంఖ్యలు కానీ గ్లోబల్ మరియు లోకల్ మధ్య 1 నుండి 1 అనురూప్యం ఉంది కాబట్టి మనం దానిని రెండు పదాలలో ఏదైనా వ్రాయవచ్చు కాబట్టి ఇది 5 వేరియబుల్స్ గల ఒక సమీకరణం అని మీరు అంగీకరిస్తారా 5 వేరియబుల్స్లో ఒక లీనియర్ సమీకరణం ఎందుకంటే ఇక్కడ ఈ బ్రాకెట్లో ప్రతిదీ మనకు తెలుసు f మీకు ఇవ్వబడింది q మీకు ఇవ్వబడింది p మీకు ఇవ్వబడింది మీరు ఎంచుకున్నది మీరు ఎంచుకుంటారు కాబట్టి ఇది సంక్లిష్టంగా ఉండి మీకు అర్దం కాకపోవచ్చు కానీ దీని లోపల ఉన్న విషయం నాకు తెలుసు కాబట్టి ఈ ఇంటిగ్రేషన్ చేయడానికి నేను నేర్చుకున్న మొదటి ట్రిక్ ఏమిటి క్వాడ్రేచర్ కాబట్టి క్వాడ్రేచర్ అనేది చాలా సులభతరం చేసే విషయం ఎందుకంటే దాని యొక్క వివరణాత్మక విశ్లేషణాత్మక ఏకీకరణను తెలుసుకోవాల్సిన అవసరం లేదు నేను నా క్వాడ్రేచర్ నియమం యొక్క క్రమాన్ని పెంచగలను మరియు ఏకపక్షంగా మంచి ఖచ్చితత్వాన్ని పొందగలను వాస్తవానికి మీ Ni లు సరళ బహుపది అవుతుంది కాబట్టి వాటిని క్వాడ్రేచర్ నియమాలతో ఏకీకృతం చేయడం వల్ల p మరియు q మరియు f బాగా ప్రవర్తించినంత వరకు ఖచ్చితమైన సమాధానాలను ఇస్తుంది కనుక మరొక సాధారణ ఉపాయం ఏమిటంటే ఈ డిస్క్రెటైజేషన్ను సరిగ్గా ఎంచుకోవాలి కాబట్టి మీరు పల్స్ బేసిస్ ఫంక్షన్ పరంగా p q మరియు f లను ప్రత్యామ్నాయం చేయవచ్చు కాబట్టి మీరు వాటిని ప్రతి సెగ్మెంట్లో భాగాల వారీగా స్థిరంగా ఉంటాయని అనుకోవచ్చు అప్పుడు ఈ టర్మ్స్ కూడా కేవలం సంఖ్యలుగా మారతాయి ప్రతి విభాగానికి మనం ఏదో విలువ లేదా p q మరియు f యొక్క మధ్య బిందువును ఉంచుతాము కాబట్టి మీకు మిగిలి ఉన్నది ఏకీకృతం చేయడానికి బహుపది మాత్రమే ఇక్కడ చివరి పదం ఒక సరళ పదంగా ఉంటుంది ఇది సరళ పదం దీనితో గుణిస్తే చతుర్భుజం అవుతుంది కాబట్టి ప్రాథమికంగా అన్ని బహుపది పదాలు ఏకీకృతం చేయడానికి అల్పమైనవి కనుక ఇప్పుడు ఏమి మిగిలి ఉంది నేను 5 వేరియబుల్స్లో ఒక సమీకరణాన్ని పొందాను మరియు నేను తర్వాత ఏమి చేస్తాను నేను తగినంత సమీకరణాలు మరియు తగినంత వేరియబుల్స్ ఎలా పొందగలను ఈ నా చేతిలో ఉంది నేను విభిన్నమైన wలను ఉంచగలను మరియు మరిన్ని సమీకరణాలను పొందగలను సరే వేర్వేరు సెగ్మెంట్లో ప్రతి సున్నా కాదు కాబట్టి నేను విభిన్న సమీకరణాలను పొందుతాను కానీ అన్ని సమీకరణాలు ఇప్పుడు ఈ U యొక్క కొంత కలయికను కలిగి ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే m యొక్క వివిధ విలువలకు ప్రత్యామ్నాయం చేస్తాము సమీకరణాల వ్యవస్థను పొందండి సరే ఇప్పుడు దీన్ని చూస్తే మనం ఒక వివరణాత్మక 1 D ఉదాహరణని తీసుకుంటాము ఇక్కడ మనం సమీకరణాల వ్యవస్థతో ముందుకు వస్తాము కాబట్టి ఈ ప్రక్రియలో స్పష్టంగా లేని భాగం ఏదైనా ఉందా ఇప్పుడు దానిని పూర్తిగా స్పష్టం చేసుకుందాము 1 నుండి 5 వరకు ఉంటుంది ఇక్కడ m అనేది ఏదైనా స్వతంత్ర విలువగా తీసుకోవచ్చు m మూలకాలతో పరస్పర సంబంధం కలిగి ఉండవలసిన అవసరం లేదు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి m అనేది ఎలిమెంట్ సంఖ్య కాకూడదు నేను తగినంత వేరియబుల్స్లో తగినంత సమీకరణాలను పొందగలిగేలా m విలువ ఉండాలి ఇదే నా ప్రాథమిక లక్ష్యం అప్పుడు మాత్రమే నేను దానిని పరిష్కరించగలను అందుకే నేను విలువ లేదా వాటి యొక్క ఏదైనా సరళ కలయికగా వ్రాసాను నా ప్రాథమిక లక్ష్యం తగినంత సమీకరణాలు మరియు తగినంత వేరియబుల్స్ పొందడం కనుక వీటిని ఎలా ఎంచుకోవాలో ఈ క్రింది స్లైడ్లలో వివరంగా పరిశీలిస్తాము సరే అయితే ఇక్కడ ప్రాథమిక ఆలోచన తగినంత వేరియబుల్స్లో తగినంత సమీకరణాలు అనేది ఆబ్జెక్టివ్ సరే కాబట్టి మేము దానిని ప్రస్తుతానికి పక్కన పెడతాము ఇప్పుడు ఈ సమీకరణాన్ని పరిశీలిస్తే FEM యొక్క ముఖ్యమైన ధర్మాన్ని అర్దం చేసుకోవచ్చు నేను ఒక చిన్న సమీకరణాల వ్యవస్థను ఎందుకు పొందాను అది ఎందుకు తక్కువగా ఉందో మీరు నాకు చెప్పగలరా కాబట్టి ఒక నిర్దిష్ట ఉదాహరణగా మనం తీసుకుందాం ఇప్పుడు మొదటి సమీకరణం పరిశీలిద్దాం కాబట్టి మనం ఈ ఫంక్షన్గా తీసుకుంటాము కాబట్టి ఇది ఎలిమెంట్ 1 2 3 4 కనుక ఈ షేప్ ఫంక్షన్కి సంబంధించిన సంజ్ఞామానం ఏమిటి N ఎలిమెంట్ సంఖ్య 2 ఎడమ లేదా కుడి ఎడమ నోడ్ వద్ద ఉన్నది 1 కాబట్టి అది 1 అవును సరే కాబట్టి నేను ఎంచుకోబోతున్నాను నేను ఈ షేప్ ఫంక్షన్తో బలహీనమైన రూపాన్ని పరీక్షిస్తున్నాను ఇప్పుడు నేను పొందే సమీకరణాల వ్యవస్థ చాలా తక్కువగా ఉందని మనం వాదించగలమా మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాం విద్యార్థి రెండవ టర్మ్ కాబట్టి నేను ఈ రెండవ పదాన్ని పరిశీలిస్తే మనం సులభమైన విషయంతో ప్రారంభిద్దాం రెండవ పదం రెండవ పదం యొక్క డొమైన్ ఏమిటి ఎలిమెంట్ 2 మాత్రమే ఎందుకంటే నేను ఎంచుకున్న ఈ N e2 వద్ద సున్నా కాదు కనుక ఈ e అన్ని మూలకాలపై సంక్షిప్తంగా ఉంటుంది కాబట్టి ఈ e ఎలిమెంట్ 1 3 లేదా 4కి వెళితే ఏమి జరుగుతుంది విద్యార్థి 0 0 కాబట్టి ఇందులో కనిపిస్తాయా అవి కనిపించవు 0తో గుణించబడతాయి కనుక ఈ సమీకరణంలో సున్నా కాని పదాలను మాత్రమే మీరు చూడవచ్చు ఈ సమీకరణంలో U సున్నా కానిది ఎప్పుడు విద్యార్థి e 2కి సమానం 2కి సమానం ఏది e ఏది U మీరు చెప్పింది నిజమే e 2 e 2 అయినప్పుడు దానిలో ఏ U ఉంది విద్యార్థి మరియు అవును మరియు ఇవి దేనితో గుణించబడదు విద్యార్థి U అది లోబడి ఉంటుంది నేను ఇక్కడ ఒక పదాన్ని కోల్పోయానని అనుకుంటున్నానా చివరి పదానికి U లేదు అవును చివరి పదానికి U లేదు విద్యార్థి స్క్వేర్ బ్రాకెట్ సమయం 2412 చూడండి స్క్వేర్ బ్రాకెట్ వాస్తవానికి మనం స్క్వేర్ బ్రాకెట్లో దేనిని చేర్చకూడదు విద్యార్థి రెండవ పదం విద్యార్థి చివరిది నేను తప్పు చేశానో లేదో తనిఖీ చేయనివ్వండి అవును మీరు చెప్పింది నిజమే కాబట్టి మీరు చెబుతున్న ఈ పదం ఇలా ఉండాలి మరియు కనుక ఇక్కడ d x ఉంటుంది ప్రతి సెగ్మెంట్కి ఎండ్ పాయింట్లు ఉంటాయి కాబట్టి వారు నిజానికి ఈ ఎండ్పాయింట్లు రద్దు చేయబడతాయి విద్యార్థి మొత్తం డొమైన్ ఏకీకరణ అనేది మొత్తం డొమైన్కి వర్తిస్తుంది విద్యార్థి నిజమే ఎండ్పాయింట్ పదం ఇది వాస్తవానికి సమ్మేషన్లో చేర్చబడింది i సమ్మేషన్ ఈ విధంగా ఎండ్ పాయింట్స్ వలె కనిపిస్తుంది భాగాల వారీగా ఏకీకరణ చేస్తాము కాబట్టి ఏమైనప్పటికీ ఈ టర్మ్ మనకు ఇబ్బంది కలిగించదు ఎందుకంటే W లోపల ఎటువంటి Uలు లేవు కాబట్టి ఈ సమీకరణంలో వచ్చే U లు మరియు మాత్రమే కనుక ఈ ఒక్క సమీకరణంలో నాకు U 1 U 2 U 3 U 4 U 5 మొత్తం 5 రాలేదని మీరు చూస్తున్నారు కానీ మన సమగ్ర సమీకరణాలలో నేను ఎవరికైనా పల్స్ బేసిస్ ఫంక్షన్ తీసుకున్న సంధర్భాన్ని గుర్తుచేసుకోండి అపుడు మనకు దట్టమైన సమీకరణాల వ్యవస్థ లభించింది నేను n వేరియబుల్స్లో n సమీకరణాలను పొందాను మరియు ప్రతి సమీకరణంలో అన్ని వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది దట్టమైన సమీకరణాల వ్యవస్థ ఇక్కడ మనకు ఉపయోగపడే విషయాలు కొన్ని ఉన్నాయి మొదటి విషయం బేసిస్ మరియు టెస్టింగ్ ఫంక్షన్లు రెండూ సబ్ డొమైన్గా ఉన్నాయి రెండవది మొత్తం అన్ని సెగ్మెంట్స్ వద్ద సున్నా కాని గ్రీన్ ఫంక్షన్ ఏదీ లేదు అదే నేను ఇక్కడ అన్ని సున్నా కాని పదాలను పొందటానికి కారణం 1 సెగ్మెంట్ను మరొక విభాగానికి కనెక్ట్ చేసే గ్లోబల్ రకమైన ఫంక్షన్ లేదు కాబట్టి భాగస్వామ్య అంచులు లేదా భాగస్వామ్య నోడ్లు మాత్రమే ఉన్నట్లయితే ఏదైనా కప్లింగ్ ఉంటుందా అది మనకు ఏం ఇస్తుంది కనుక మీరు ఈ ఆర్గ్యుమెంట్ను పొడిగించవచ్చు ని వేర్వేరు వేర్వేరు పదాలుగా ఎంచుకోవచ్చు మీరు ప్రతి సమీకరణం మొత్తం వేరియబుల్స్ సంఖ్య యొక్క ఉపసమితిని మాత్రమే కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా సమీకరణాల యొక్క మొత్తం చిన్న వ్యవస్థను పొందుతారు